మాడ్యూల్ 1 యూనిట్ 5 కు స్వాగతం మరియు శుభాకాంక్షలు యూనిట్ 4 లో మనం ఫలిత ఆధారిత విద్యను చూశాము మరియు ఫలిత ఆధారిత విద్యను 1970 లలో ప్రతిపాదించారు పాఠశాలల్లో విద్యార్థులు వాస్తవానికి ఏమి నేర్చుకుంటున్నారు అనే దాని గురించి సమాచారాన్ని పొందటానికి సాధనాలను అభివృద్ధి చేయవలసిన అవసరానికి ప్రతిస్పందనగా ఇది పాఠశాలలతో ప్రారంభమైంది మరియు తరువాత ఉన్నత విద్యా కార్యక్రమాలకు విస్తరించారు విద్య యొక్క ఫలితం ఏమిటంటే ఒక ప్రోగ్రామ్ కోర్సు లేదా బోధనా యూనిట్ చివరిలో విద్యార్థి ఏమి చేయగలడు అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లకు సంబంధించిన నాలుగు స్థాయిల లక్ష్యాలు లేదా సంబంధిత ఫలితాలను మనం గుర్తించాము ఇప్పుడు యూనిట్ 5 కి వస్తే అక్రెడిటేషన్ పాత్రను అర్థం చేసుకోవడం NBA సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ యొక్క ప్రమాణాలను అర్థం చేసుకోవడం మరియు COలు POలు మరియు PSOల స్థాయిలలో నాణ్యమైన లూప్ను మూసివేయడంలో NBA అక్రెడిటేషన్ యొక్క కేంద్రీకృతతను అర్థం చేసుకోవడం మన లక్ష్యం ఇప్పుడు అక్రెడిటేషన్ అంటే ఏమిటి పాఠశాల లేదా ఇంజనీరింగ్ కళాశాల అయినా ఏదైనా విద్యాసంస్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ ప్రభుత్వ సహాయంతో లేదా ప్రైవేటు స్వయం ఫైనాన్సింగ్ కళాశాల కావచ్చు ఇది ఏ విధంగానైనా ఇది ఒక సామాజిక సంస్థ అంటే తల్లిదండ్రులు ప్రభుత్వం విద్యార్థులు పరిశ్రమలు మొదలైన వాటి నుండి ప్రారంభించి ఇటువంటి సంస్థ యొక్క కార్యకలాపాలపై చాలా మంది ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి అన్ని వాటాదారుల అవసరాలు ఏమిటో మరియు సమాజం యొక్క కనీసం గ్రహించిన అవసరాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందా అని నిజంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల గ్రాడ్యుయేట్లకు మంచి ఇంజనీర్ యొక్క అన్ని అవసరమైన లక్షణాలు ఉన్నాయని నిర్ధారించడానికి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల అక్రిడిటేషన్ ప్రవేశపెట్టబడింది అన్ని ఇంజనీరింగ్ సంస్థలు మంచి ఇంజనీర్లను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్రిడిటేషన్ అనేది మంచి ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తున్నట్లు నిర్ధారించే ప్రక్రియ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల యొక్క ఇటువంటి కావాల్సిన లక్షణాలను చాలా దేశాలు గుర్తించాయి కొందరు ప్రోగ్రామ్ ఫలితం అని పిలుస్తారు 1990 ల లో గ్రాడ్యుయేట్ గుణాలు అని పిలిచేవారు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఆఫ్ ఇండియా 90 ల మధ్య నుండి కూడా అక్రిడిటేషన్ నిర్వహిస్తోంది కానీ వారు వేరే విధానాన్ని అనుసరిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం చూస్తాము అయితే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల కోసం ప్రోగ్రామ్ ఫలితాలను భారతదేశం 2015 లో మాత్రమే గుర్తించింది కాబట్టి మనం కేవలం 3 సంవత్సరాలు నుండి మాత్రమే దీని గురించి వింటున్నాం ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యను 2015 కి ముందు వరకు ఇటీవల వరకు ఎలా చూద్దామో చూద్దాం దీని అర్థం అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లను అందించే సంస్థలు ఒక సంస్థ దాని నిర్వహణ అధ్యాపకులు మరియు కొన్ని స్థాపించబడిన విద్యా ప్రక్రియల ద్వారా వర్గీకరించబడుతుంది ప్రధాన ఇన్పుట్ 12 వ తరగతి గ్రాడ్యుయేట్లు అప్పుడప్పుడు మీరు డిప్లొమా ప్రోగ్రామ్ల గ్రాడ్యుయేట్ల నుండి సమాంతర ప్రవేశాన్ని పొందుతారు మనం దీనిని సమాంతర ప్రవేశం అని పిలుస్తాము కానీ ఆధిపత్యం ఇక్కడ 12 వ తరగతి గ్రాడ్యుయేట్లు మరియు ప్రధాన వాటాదారులు ఎవరు వీరంతా ఏదో ఒకవిధంగా విద్యా ప్రక్రియలు నిర్వహణ మరియు మొదలైన వాటిపై ప్రభావం చూపుతారు ఇక్కడ తల్లిదండ్రులు పరిశ్రమలు ఇక్కడ సాంకేతికత మనం ప్రధానంగా సమాచారం మరియు కంప్యూటింగ్ టెక్నాలజీని సూచిస్తాము ఆపై మీకు విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వం AICTE నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉన్నాయి అన్ని విద్యా ప్రక్రియలలో వీరందరికీ కొంత ప్రభావం ఉంటుంది మరియు ఎలాంటి అధ్యాపకులు అవసరం మరియు మొదలైనవి ఇవన్నీ కలిసి ఈ సంస్థ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎవరు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారు మరియు ఈ గ్రాడ్యుయేట్లు విస్తృతంగా మూడు కార్యకలాపాలు మాత్రమే కోరుకుంటారు వారు ఒక పరిశ్రమలో స్థానం పొందారు లేదా వారు గేట్ జిఆర్ఇ జిమాట్ క్యాట్GATE GRE GMAT CAT వంటి పరీక్షలు రాయడం ద్వారా ఉన్నత విద్య కోసం వెళతారు ఆపై చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు కాబట్టి ప్రధానంగా 80 కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేషన్ ముగిసిన వెంటనే ప్లేస్మెంట్ కోరుతున్నారు ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ కోరుకోవడం అనేది పెద్ద సంఖ్యలో కారకాలచే ప్రభావితమైంది ఇక్కడ కుటుంబానికి సంబంధించిన సామాజిక అంశాలు ఎవరైనా ఉన్నత విద్య ని అభ్యసించాలని అనుకునేవారు అతను వెళ్లి వెంటనే ఉద్యోగం పొందాలని కుటుంబానికి అవసరమైతే అతడు ఉన్నత విద్య కంటే ప్లేస్మెంట్ కోసం వెళ్ళవలసి వస్తుంది అదేవిధంగా ఆర్థిక అంశాలు మీరు దేశంలోని ప్రధాన ఆర్థిక కారకాలు దేశ ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగాలు ఉన్న తక్షణ మార్కెట్ కారకాల గురించి మాట్లాడుతున్నారు ఉదాహరణకు మీరు గత 20 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఐటి పరిశ్రమ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ఇటీవల వరకు ఇంజనీరింగ్ విద్య ఇదే కాబట్టి 2015 కి ముందు అక్రిడిటేషన్ ఇన్పుట్లపై దృష్టి పెట్టింది ఇన్పుట్లు అంటే పాఠ్యాంశాలు మీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు మరియు మీ వద్ద ఉన్న అధ్యాపకులు ఆపై మీకు కొన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి ఆపై మీరు అవుట్పుట్లను కొలుస్తారు అవుట్పుట్లు ప్రధానంగా ఉత్తీర్ణత శాతం ప్లేసెమెంట్స్ ఉన్నత విద్యకు వెళ్లే గ్రాడ్యుయేట్ల సంఖ్య మరియు ఉత్పత్తి చేసే వ్యవస్థాపకుల సంఖ్య కాబట్టి ప్రక్రియలు మరియు ఉత్పాదనల మధ్య పెద్ద అంతరం ఉంది మరియు విద్యార్థులు నేర్చుకున్న వాటిని అవుట్పుట్లు తప్పనిసరిగా కొలవలేదని కనుగొనబడింది జరిగిన వాటిలో ఒకటి పాస్ శాతాలు తక్కువగా మారుతున్నప్పుడు మీ అసెస్మెంట్ సిస్టమ్ మీ పరీక్షలు కఠినమైనవి మరియు అందుకే వారు ఉత్తీర్ణులు కాలేకపోయారు కనుక పరీక్షా స్థాయిని కొద్దిగా తగ్గించమని అన్ని మేనేజ్మెంట్లు మరియు సంస్థల నుండి స్పందన వచ్చింది పాస్ శాతాన్ని నిర్ధారించడానికి ఇది కొనసాగుతోంది పరీక్షా పేపర్ల నాణ్యత ఎదదాపు నిరంతరం తగ్గుతూ వస్తోంది ఇప్పుడు అక్రిడిటేషన్ 2015 తర్వాత ఇప్పుడు దృష్టి ఇన్పుట్లు ప్రక్రియలు మరియు ఫలితాలు ఫలితాలు మరియు వాటి సాధన మరియు ఉత్పాదనలపై ఉంది కాబట్టి మీరు ఫలితాలు అని పిలువబడే ఒక మధ్యస్థ విషయాన్ని జోడించినప్పుడు ఏమి జరుగుతుంది మరియు 2015 అక్రిడిటేషన్ ప్రక్రియకు ముందు మరియు తరువాత తేడాను గుర్తించారు గ్రాడ్యుయేషన్ సమయంలో విద్యార్థులు సాధించిన జ్ఞానం మరియు నైపుణ్యాలు మరియు వైఖరి ఏమిటో మనం చెప్పినట్లు ఫలితాలు ప్రాతినిధ్యం వహిస్తాయి ఫలితాలను ప్రోగ్రామ్ స్థాయిలో ఎన్బిఎ మరియు నిర్దిష్ట ప్రోగ్రామ్ మరియు కోర్సు స్థాయిలలో విభాగం గుర్తిస్తుంది ఫలితాల సాధన స్థాయిని నిరంతరం మెరుగుపరచడానికి ఫలితాల సాధనను లెక్కించే ఫలితాలను సంస్థ ఉపయోగిస్తుంది 2015 తర్వాత అక్రిడిటేషన్ యొక్క ప్రాథమిక లక్షణాలు ఇవి ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది ఈ భాగం అంతా అలాగే ఉంది అదే వాటాదారులు అదే ఇన్పుట్లు ఒకే రకమైన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నిర్వచించిన సామర్ధ్యాలతో ఉత్పత్తి చేస్తారు ఈ సామర్ధ్యాలు PO లు PSO లు మరియు CO ల పరంగా పేర్కొనబడ్డాయి వారు ఒకే నియామకం ఉన్నత విద్య మరియు వ్యవస్థాపకతను కోరుకుంటారు గ్రాడ్యుయేషన్ తర్వాత నాలుగు సంవత్సరాల తరువాత గ్రాడ్యుయేట్లు ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గుర్తించిన కార్యకలాపాలలో పాల్గొన్నారా అని గుర్తించాలి అంటే ప్రతి ప్రోగ్రామ్ మనం ఎలాంటి ఇంజనీర్లు గా వారు ఉండాలని కోరుకుంటున్నామో తెలుసుకోవాలి మరియు ఆత్మపరిశీలన చేసుకోవాలి మరియు సమాజానికి సేవ చేయాలని మనం కోరుకుంటున్నాము కాబట్టి అవి PEO ల పరంగా చెప్పబడ్డాయి అవి వాస్తవానికి మీరు ఈ PEO లను సాధించారా అని నేను ఎలా కనుగొంటాను మీ పూర్వ విద్యార్థులతో వారు సరిగ్గా నాలుగైదు సంవత్సరాల తరువాత ఏ స్థానం లో ఉన్నారు అని సర్వే చేయడం ద్వారా కనుగొనవచ్చు మీ అభిప్రాయం వారు PEO లు చెప్పినట్లుగా వారు 100 కాదు ఆధిపత్యంలో ఉన్నారని చూపిస్తే అప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ సహేతుకంగా విజయవంతమయిందని పరిగణించవచ్చు ఇప్పుడు అసలు అక్రిడిటేషన్ ప్రక్రియ ఏమిటి అక్రిడిటేషన్ అనేది నాణ్యతా భరోసా మరియు మెరుగుదల యొక్క ప్రక్రియ దీని ద్వారా ఆమోదించబడిన సంస్థలో ఒక ప్రోగ్రామ్ ఎప్పటికప్పుడు రెగ్యులేటర్ సూచించిన నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగుణంగా లేదా మించిపోతోందని ధృవీకరించడానికి సంస్థ లేదా ప్రోగ్రామ్ విమర్శనాత్మకంగా తెలియజేయబడుతుంది కాబట్టి విస్తృతంగా బాహ్య ఏజెన్సీ ఉంది ఇది ఏది ఏ ప్రమాణాల ప్రకారం అక్రిడిటేషన్ నిర్వహిస్తుందో నిర్వచిస్తుంది మరియు సాధారణంగా అక్రెడిటేషన్ సంస్థ అందించిన డేటా ఆధారంగా మరియు సంస్థను సందర్శించే ఒక పీర్ బృందం చాలా బాగా బాగా నిర్వచించబడిన ప్రక్రియను అనుసరించి మరియు దానిని సంఖ్యల శ్రేణిగా అనువదించడం ద్వారా జరుగుతుంది తద్వారా ప్రమాణాలు సాధించబడ్డాయి అని దృవీకరించబడుతుంది ఇది ఒక రకమైన గుర్తింపు ఇది ఒక ప్రోగ్రామ్ లేదా సంస్థ కొన్ని ప్రమాణాలను నెరవేరుస్తుందని సూచిస్తుంది కొన్ని ప్రమాణాలను నెరవేరుస్తుందని మనం చెప్పినప్పుడు మీరు కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నారు ఉదాహరణకు ఒక సంస్థ NBA నిర్దేశించిన నిబంధనల ప్రకారం చాలా బాగా చేయగలదు దానికి పరిమితి లేదు ఇది కనీస ప్రమాణాలు సాధించబడిందని నిర్ధారించడానికి మాత్రమే ప్రస్తుతం భారతదేశంలోని అన్ని సంస్థలు ఈ కార్యక్రమ ఫలితాల యొక్క ప్రాముఖ్యతను అంగీకరిస్తున్నప్పటికీ వాటిలో చాలావరకు ఈ ఫలితాలను సాధించడానికి వీలు కల్పించే అభ్యాస అనుభవాలను తగినంతగా చేర్చడంలో ఇంకా ప్రయత్నాలు చేయలేదు అన్నింటికంటే ఇది 2015 లో మాత్రమే ప్రవేశపెట్టబడింది మరియు సమాజంలో లేదా పరిశ్రమ లేదా అక్రిడిటేషన్ సంస్థలతో వేగంగా మారుతున్న అవసరాలని చేరుకోవడంలో విద్యా సంస్థలు సాధారణంగా అపఖ్యాతి పాలవుతాయి ప్రస్తుతం ఏమి జరుగుతుందో ప్రజలు మాత్రమే వ్రాస్తున్నారు ఎందుకంటే మీ కోర్సు ఫలితాలను వ్రాయడం మరియు ఫలితాలను సాధించే స్థాయిని గణించడం వంటివి NBA కి అవసరం కానీ ప్రోగ్రామ్ ఫలితాలను పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు ప్రారంభ బిందువుగా మార్చడం ఇంకా చాలా సంస్థలలో ప్రారంభం కాలేదు ఇంకా ఈ ప్రక్రియ ఏమిటి ఒక సంస్థ అక్రిడిటేషన్ కోరుతున్న విభాగాల అర్హతపై సమాచారాన్ని అందించే పత్రాన్ని సమర్పిస్తుంది దీనికి సంబంధించిన కొంత సమాచారం ఉంది ఇది మళ్ళీ NBA చే నిర్వచించబడింది సంస్థ అర్హత ప్రమాణాలు అనే పత్రాన్ని సమర్పిస్తుంది ఎన్బిఎ ప్రకారం అర్హత ప్రమాణాలు నిరూపించబడితే లేదా నెరవేరినట్లయితే ఎన్బిఎ అధికారికంగా సంస్థను స్వీయ అసెస్మెంట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయమని కోరుతుంది ఇది చాలా వివరణాత్మక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది మరియు అక్రిడిటేషన్ కోరుకునే ప్రోగ్రామ్ సంస్థ ద్వారా ఒక వివరణాత్మక పత్రాన్ని సమర్పిస్తుంది సంస్థలు SAR లేదా స్వీయ అంచనా నివేదికను విభాగం తయారు చేస్తుంది సాధారణంగా దీనికి 5 సంవత్సరాల వ్యవధిలో డేటాను తీసుకొని వాటిని పెద్ద సంఖ్యలో మార్చడం అవసరం మీరు ఏ రకమైన సంఖ్యను సాధించారో సూచించడానికి వీటికి కొన్ని రకాల సంఖ్యలు కేటాయిస్తారు మరియు ప్రోగ్రామ్ను అంచనా వేయడానికి ఎన్బిఎ అనుభవజ్ఞులచే సమీక్షించడానికి యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఇది చాలా విస్తృతమైన ప్రక్రియ అవుతుంది మరియు ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా అభ్యాస నాణ్యత బాగా మెరుగుపడుతుందని భావిస్తారు ఇది ఏదైనా అక్రిడిటేషన్ ప్రక్రియ యొక్క అంతర్లీన నమ్మకం మరియు స్వీయ అంచనా నివేదిక అంటే ఏమిటి SAR అనేది దాని యొక్క బలాలు మరియు బలహీనతలను గుర్తించే దాని అంచనా కోసం ఇచ్చిన ప్రోగ్రామ్కు సంబంధించిన అటువంటి డేటా మరియు సమాచారం యొక్క సంకలనం కాలేజీ చేత నిర్వచించబడిన పిఒలు మరియు పిఎస్ఓలు నిర్వచించిన ఫలితాలు చేరుకున్నాయో లేదో సూచిస్తుంది అదే స్వీయ అంచనా నివేదిక SAR కి రెండు భాగాలు ఉన్నాయి పార్ట్ 1 సంస్థాగత మరియు విభాగ సమాచారాన్ని కోరుతుంది ఇది పూర్తిగా డేటా ఎంత మంది విద్యార్థులు ఎంత మంది అధ్యాపకులు ఉన్నారు కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది మరియు మొదలైనవి ఇది అన్ని సంస్థాగత మరియు విభాగ సమాచారంకి చెందినది పార్ట్ 2 10 ప్రమాణాలపై సమాచారాన్ని కోరుతుంది మనం NBA అక్రిడిటేషన్ ప్రక్రియ యొక్క వివరాలను మరియు పూర్తిగా ప్రత్యేకమైన మాడ్యూల్లో అవసరాలను ఎలా తీర్చాలో చూస్తాము ఇక్కడ మనం SAR యొక్క ప్రతి అంశంపై ఎక్కువ సమయం గడుపుతాము ఇప్పుడు SAR ప్రమాణాలను చూద్దాము ప్రోగ్రామ్ స్థాయిలో చూడవలసినది విజన్ మిషన్ మరియు ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ వ్రాయవలసి ఉంది మరియు ఇక్కడ మొత్తం అక్రిడిటేషన్ ఒక రకమైన మార్కింగ్ సిస్టమ్ ప్రకారం జరుగుతుంది గరిష్ట మార్కులు 1000 మరియు ఈ 1000 మార్కులు NBA విషయంలో 10 ప్రమాణాలు గా విభజించబడ్డాయి మరియు ప్రతి ప్రమాణానికి దానికి కేటాయించిన వేర్వేరు మార్కులు ఉంటాయి భారతదేశంలో మనకు టైర్ 1 మరియు టైర్ 2 సంస్థలు అని పిలువబడే రెండు రకాల సంస్థలు ఉన్నాయి టైర్ 1 ఇన్స్టిట్యూట్ విద్యాపరంగా స్వయంప్రతిపత్తి ఐఐటిలు ఎన్ఐటిలు మరియు మొదలగునవి మరియు మీకు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అనేక స్వయంప్రతిపత్తి సంస్థలు ఉన్నాయి వారు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నప్పుడు వారు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కొన్ని మార్గదర్శకాలను అనుసరించాలి అందువల్ల మీరు దానిని మార్గదర్శకాలు లేదా అడ్డంకులుగా ఎలా చూస్తారనే దానిపై ఆధారపడి అవి మారుతాయి కానీ అవి విద్యాపరంగా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు అంటే వారు తమ సొంత విషయానికి బాధ్యత వహిస్తారు మరియు టైర్ 2 సంస్థలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండేవి భారతదేశంలో 90 కంటే ఎక్కువ ఇంజనీరింగ్ కళాశాలలు టైర్ 2 వర్గానికి చెందినవి అంటే చాలా విద్యా నిర్ణయాలు ఉన్నాయి లేదా అంచనా పరంగా అవి కేంద్ర నియంత్రణలో ఉంటాయి పాఠ్యాంశాలు ఏమిటో విశ్వవిద్యాలయం నిర్వచిస్తుంది విద్యార్థుల పనితీరును తుది పరీక్ష మరియు మూల్యాంకనం చేయడానికి ఏర్పాట్లు చేసే విశ్వవిద్యాలయం ఒకటి ఫలితాలను ప్రతిదీ ప్రకటిస్తుంది కాబట్టి ఆ మేరకు టైర్ 1 మరియు టైర్ 2 సంస్థలు కొంత భిన్నంగా ఉంటాయి మరియు ఆ మేరకు వేర్వేరు ప్రమాణాలకు కేటాయించిన మార్కులు భిన్నంగా ఉంటాయి కానీ ప్రమాణాలు రెండింటికీ ఒకే విధంగా ఉంటాయి విజన్ మిషన్ మరియు ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ టైర్ 1 కి 50 మార్కులు కేటాయించబడ్డాయి మరియు టైర్ 2 కి 60 మార్కులు కేటాయించబడ్డాయి మీరు మొదటిసారి అక్రిడిటేషన్ కోసం వచ్చినప్పుడు ఈ మార్కులు కేటాయించబడుతుంది మీరు అక్రిడిటేషన్ కోసం రెండవ సారి వచ్చినప్పుడు మార్కులు భిన్నంగా ఉంటాయి కానీ ఇంకా నిర్ణయించబడలేదు ఎందుకంటే కొత్త అక్రిడిటేషన్ ప్రమాణాలు లేదా అక్రిడిటేషన్ ప్రక్రియ ప్రకారం 2015 స్పెసిఫికేషన్ల ప్రకారం ఎవరూ ఇంకా రెండవ రౌండ్ అక్రిడిటేషన్ స్థాయికి రాలేదు ఇప్పుడు ప్రోగ్రామ్ కరికులం మరియు టీచింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లకు వస్తున్న టైర్ 1 కి 100 మార్కులు టైర్ 2కి 120 మార్కులు కేటాయించబడింది ప్రోగ్రామ్ ఫలితాలు మరియు కోర్సు ఫలితాలు టైర్ 1 కి 175 మరియు టైర్ 2 కి 120 విద్యార్థుల పనితీరు ఇక్కడ టైర్ 1 కి 100 మార్కులు మరియు టైర్ 2 కి 150 మార్కులు ఫ్యాకల్టీ సమాచారం మరియు పబ్లికేషన్లు అవి రెండింటికీ సమానం 200 మార్కులు మీరు గమనించినట్లైతే మీ వద్ద ఉన్న 1000 1000 మార్కులలో 200 అతిపెద్ద సంఖ్య మరియు ఈ మేరకు ఎన్బిఎ నిజంగా గుర్తించింది అధ్యాపకులు అండర్ గ్రాడ్యుయేట్ విద్యలో ప్రధాన పాత్ర పోషిస్తారు మరియు వారు నిజంగా మార్పు చేసే ఏజెంట్లు మంచి ఇంజనీర్లను తయారు చేయడంలో లేదా శిక్షణ ఇవ్వడంలో అధ్యాపకులకు కీలక పాత్ర ఉందని వారు నిజంగా గుర్తించారు సౌకర్యాలు మరియు సాంకేతిక మద్దతు 80 మార్కులు మరియు నిరంతర అభివృద్ధి మీరు ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరం వరకు మీ కార్యకలాపాలను నిరంతరం మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మీరు ప్రదర్శించాలి కాబట్టి టైర్ 1 కి 75 మరియు టైర్ 2 సంస్థలకు 50 మార్కులు కేటాయించబడింది ఇప్పుడు ఇన్స్టిట్యూట్ స్థాయి ప్రమాణాలను చూద్దాము సాధారణంగా ఈ రోజుల్లో మొదటి సంవత్సరం విద్యావేత్తలు కళాశాల అంతటా సాధారణం అందులో విభాగం యొక్క బాధ్యత ఉండదు కాబట్టి మొదటి సంవత్సరం విద్యావేత్తలు సంస్థ స్థాయి ప్రమాణం మరియు అందుకొరకు రెండు టైర్ లకి 50 మార్కులు 50 మార్కులు కేటాయించబడింది మరియు సంస్థలో మీకు ఉన్న విద్యార్థి సహాయక వ్యవస్థలు 50 50 మరియు పాలన సంస్థాగత మద్దతు మరియు ఆర్థిక వనరులకు 120 120 కేటాయించబడింది ఇది మునుపటి అక్రిడిటేషన్ ప్రక్రియ నుండి గణనీయమైన విచలనం ఇది మంచి విద్యావ్యవస్థకు మంచి పాలన మరియు సరైన రకమైన ఆర్థిక వనరులు అవసరం మరియు మీరు చూడగలిగినట్లుగా 120 మార్కులు కేటాయించబడింది మొత్తం 1000 మార్కులు కాబట్టి 1000 మార్కులు కలిగి వాటిని అనేక ప్రమాణాలుగా విభజించి మీకు లభించే మార్కుల సంఖ్య ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి మనం దాని గురించి మాట్లాడటం లేదు మీరు ఒక నిర్దిష్ట పరిమితిని దాటితే తప్ప మీకు గుర్తింపు ఇవ్వబడదు మరియు మీరు గుర్తింపు పొందినప్పటికీ మళ్ళీ అక్రిడిటేషన్ పరిమిత కాలానికి ఉంటుంది ఇది 3 సంవత్సరాలు కావచ్చు లేదా మీకు లభించే మార్కుల సంఖ్యను బట్టి 6 సంవత్సరాలు కావచ్చు సరేనా మీరు చాలా బాగా పనిచేస్తున్నప్పటికీ ప్రతి ఇన్స్టిట్యూట్ లేదా ప్రతి ప్రోగ్రామ్ 6 సంవత్సరాల తరువాత మీరు మంచి పనిని కొనసాగిస్తున్నారని నిరూపించడానికి తిరిగి రావాలి ఇప్పుడు అక్రిడిటేషన్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి క్వాలిటీ లూప్ అక్రిడిటేషన్ కోసం అవసరమైన అన్ని ప్రక్రియలు లూప్ను మూసివేసే ఈ దశను కలిగి ఉండాలి లూప్ యొక్క ఈ మూసివేతను సంగ్రహించే మోడల్ డెమింగ్ క్వాలిటీ సైకిల్ నాణ్యమైన సంబంధిత కోర్సులతో పరిచయం ఉన్న అధ్యాపకులు వారికి ఆ విషయం తెలిసి ఉంటుంది ఇది "ప్లాన్" అని చెప్పేది మీరు దేనికోసం ప్లాన్ చేసుకోవాలి మరియు వాస్తవానికి మీరు ప్రదర్శించారా లేదా అనేదానిని కొలవాలి మీరు ఎంతవరకు ప్రదర్శించారు లక్ష్య నిర్దేశానికి సంబంధించి మీరు ఎంత దూరం పని చేశారో మీరు తనిఖీ చేస్తారు మరియు లక్ష్యం నుండి విచలనం ఉంటే మీరు దాని కోసం చర్య తీసుకోవాలి మరియు చర్య తీసుకోవడం అంటే మళ్ళీ అర్థం అవుతుంది మీరు తదుపరిసారి ఆ కార్యాచరణను పునరావృతం చేసేటప్పుడు ప్రణాళికలోకి అనువదించాలి కాబట్టి ప్లాన్ చేయండి చేయండి తనిఖీ చేయండి మరియు పనిచేయండి ప్రాథమిక నాణ్యత లూప్ కాబట్టి దీన్ని పూర్తి చేయడానికి నాణ్యమైన లూప్ చర్య సాధించిన ప్రణాళిక కంటే వెనుకబడి ఉంటే మనం దాని కారణాలను మరింత విశ్లేషించి తదుపరి సారి తగిన దిద్దుబాటు చర్యలను తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించాలి సాధించిన ప్రణాళిక లక్ష్యాన్ని మించి ఉంటే మనం బార్ను పెంచాలి అంటే నేను చేస్తున్నదానికంటే బాగా చేయాలనుకుంటున్నాను మరియు నేను బార్ను పెంచుతాను అదే చర్య మరలా నేను చెప్పినట్లుగా నిరంతర అభివృద్ధి NBA అక్రిడిటేషన్ యొక్క ప్రమాణాలలో ఒకటి అభ్యాస నాణ్యత విద్యార్థులు ఉపాధ్యాయులు వ్యవస్థ సాంకేతికత పాఠ్యాంశాలు మరియు మౌలిక సదుపాయాల ద్వారా నిర్ణయించబడిన ప్రక్రియల మీద ఆధారపడి ఉంటుంది అవన్నీ మారిపోతాయి కాబట్టి ఏమి జరుగుతుంది మీరు మెరుగుపరచాలనుకుంటే మీరు వాటిలో ప్రతిదాన్ని చూడాలి మరియు ఎలా చూడాలి నేను ఏమి చేయగలను దీనికి మౌలిక సదుపాయాలు అవసరమా లేదా దీనికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమా లేదా కొన్ని సిస్టమ్ స్థాయి మెరుగుదలలు జరగాలి లేదా పాఠ్యాంశాలను కూడా మార్చాలి నాణ్యమైన లూప్ను మూసివేయడం వల్ల నిర్దిష్ట చర్యలు పెరుగుతున్న మెరుగుదలలకు దారితీస్తాయనే దానిపై దృష్టి పెట్టడానికి విభాగాలను అనుమతిస్తుంది అభ్యాస నాణ్యతలో నిరంతర మెరుగుదల ఏమిటంటే ప్రస్తుత NBA అక్రిడిటేషన్ యొక్క సారాంశం ఇప్పుడు అసైన్మెంట్ విషయానికి వస్తే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఉత్పాదనలు మరియు ఫలితాల మధ్య తేడా ఏమిటి అక్రిడిటేషన్ ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతారు మరియు ఎలా గరిష్టంగా 250 పదాలలో రాయండి మీ దృష్టిలో అక్రిడిటేషన్ యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమిటి మీరు బోధించిన కోర్సుకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై అభ్యాస నాణ్యతపై ఆధారపడటం యొక్క రేఖాచిత్రం ద్వారా మీ స్వంత అభిప్రాయాన్ని ప్రదర్శించండి తుది ఫలితానికి దోహదపడిన అన్ని అంశాలు ఏమిటో మీరు మీ స్వంత దృష్టిలో వివరించండి అంటే మీరు దానిని చిత్ర రూపంలో ప్రదర్శించవచ్చు మరియు మీకు కావాలంటే దానికి కొన్ని వ్యాఖ్యలను జోడించండి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల రూపకల్పన మరియు ప్రవర్తనలో PEO లు మరియు PSO ల యొక్క స్వభావం మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంఅనేది తదుపరి యూనిట్ లో చర్చించబడుతుంది కాబట్టి మనం ఈ తదుపరి యూనిట్లో PEO లు మరియు PSO లను పరిశీలిస్తాము మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు